ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 23 మేము ప్రత్యేకంగా ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లలో ఇంటిగ్రల్ కాలిక్యులస్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ప్రధమ వర్గ ఇంటిగ్రల్ ల యొక్క కన్వర్జెన్స్ పై చర్చను కొనసాగిస్తాము ఇప్పుడు మనకు మరో టెస్ట్ ఉంది ఇది మునుపటి ఉపన్యాసంలో చర్చించబడలేదు దీనిని డిరిక్లెట్స్ టెస్ట్ Dirichlet's test అని పిలుస్తారు ప్రధమ వర్గము యొక్క ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల కన్వర్జెన్స్ ను పరిక్షించడానికి ఇది మళ్ళీ చాలా ముఖ్యమైన టెస్ట్ కాబట్టి ఇక్కడ ఈ f మరియు g ఇవి a నుండి వరకు నిర్వచించబడిన రెండు ఫంక్షన్ లు అని అనుకుందాం మరియు అవి నిజమైన విలువను తీసుకుంటున్నాయి మరియు అవి అలాంటివి ప్రతి ఇంటర్వెల్ లో f ఇంటిగ్రబుల్ గా ఉంటుంది కాబట్టి a b మరియు b అనేవి a కంటే ఎక్కువ విలువను తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఇంటిగ్రల్ ab ba పై f ఇంటిగ్రల్ గా ఉంటుంది మరియు మరొక ఇంటిగ్రల్ abfxdx ఇది రెండవ షరతు ఈ ఇంటిగ్రల్ లు యూనిఫార్మ్లీ బౌండెడ్ గా ఉంటాయి కాబట్టి ఇంటిగ్రల్ లు అంటే ఈ b ఏదైనా విలువను తీసుకోగలదు కాబట్టి మనం b పై ఫైనెట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్లు యూనిఫామ్ గా ఉంటాయి ఇక్కడ C సంఖ్యఉందని అర్థం స్థిర విలువ C 0 అంటే ఈ ఇంటిగ్రల్ విలువ ఈ abfxdx≤C మరియు అన్ని ba కి సహజంగానే b అనేది మనం మాట్లాడుతున్న ఒక ఫైనెట్ విలువ గల సంఖ్య కాబట్టి ఇక్కడ ఏదైనా b విలువ a కన్నా ఎక్కువ ఈ ఇంటిగ్రల్ స్థిర విలువ C తో బౌండ్ అయి ఉంటే ఈ C ఇక్కడ b సంఖ్యను బట్టి కాదు కాబట్టి ఆ సందర్భంలో ఇది యూనిఫార్మ్లీ బౌండెడ్ అని మనము పిలుస్తాము కాబట్టి ఈ బౌండ్ ఈ b నుండి స్వతంత్రంగా ఉంటుంది అప్పుడు మనము ఈ ఇంటిగ్రల్ ను యూనిఫార్మ్లీ అని పిలుస్తాము ఈ ఇంటిగ్రల్ లు యూనిఫామ్లీ బౌండెడ్ గా ఉంటాయి కాబట్టి ఇవి f లోని రెండు షరతులు f అనేది ఇంటిగ్రబుల్ గా ఉంటుంది మరియు ఇది యూనిఫామ్ ఈ ఇంటిగ్రల్ లు యూనిఫామ్లి బౌండెడ్ గా ఉంటాయి మరియు ఫంక్షన్ g మోనోటోన్ మరియు బౌండెడ్ కాబట్టి మళ్ళీ g అనేది మార్పు లేకుండా పెరుగుతోంది లేదా మార్పులేనిదిగా తగ్గుతుంది మరియు బౌండెడ్ కాబట్టి ఈ ఫంక్షన్ల విలువలు కూడా బౌండెడ్ గా ఉంటాయి మరియు తరువాత మనకు ఈ g 0ఉంటుంది కాబట్టి ఇది g అనేది ఈ రీతిగా మోనోటోనిక్ ఫంక్షన్ ఉన్నట్టు ఇది x→∞ అయినప్పుడు 0 కి చేరుకుంటుంది కాబట్టి ఇది మరొక స్థితి మరియు ఆ సందర్భంలో ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ afxgxdx కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ లబ్ధము ని ఇంటిగ్రాంట్ fxgx లో కలిగి ఉంది మరియు ఇది కన్వెర్జ్ అవుతుంది కాబట్టి మనము ఈ ఫలితం యొక్క రుజువు కి వెళ్ళము కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ ఈ ఇంటిగ్రల్ లు అవి యూనిఫార్మ్లీ బౌండెడ్ గా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ ను లెక్కించవలసి ఉంటుంది మరియు మనం ఆ ఇంటిగ్రల్ ను కొన్ని కాన్స్టాంట్ C ద్వారా బౌండ్ చేయగలమా అని చూద్దాం ఇది ఈ సంఖ్య నుండి స్వతంత్రంగా ఉంటుంది ఇక్కడ ఏదైనా ఫైనెట్ సంఖ్య b కోసం మనం అలా చేయగలిగితే మనకు ఈ స్థితి అనేది యూనిఫార్మ్లీ బౌండెడ్నెస్ గా ఉంటుంది మరియు రెండవది అప్పుడు g మొనోటోన్ కాబట్టి మార్పు లేకుండా అది x→∞ అయినప్పుడు 0 కి వెళుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ఇవి రెండు ప్రధాన పరిస్థితులు మరియు ఆ స్థితిలు ఇక్కడ ఈ ఇంటిగ్రల్ లబ్ధము కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన ఇంటిగ్రల్ ఎందుకంటే వాటిలో ఒకటి మనకు తెలిస్తే ఉదాహరణకు g ఇక్కడ ఈ బౌండెడ్ మరియు మొనోటోన్గా ఇక్కడ 0 కి వెళుతుంది ఆపై ఈ ఇంటిగ్రల్ f పైన కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ లబ్ధము గురించి అలాగే ఈ ఇంటిగ్రల్ ఏమి జరుగుతుందో మనం తీర్మానించవచ్చు ఈ షరతులు సంతృప్తి చెందితే అది కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా వెళ్దాం అటువంటి ఇంటిగ్రల్ లను నిరూపించడానికి ఈ ఫలితాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు 1sin x xpdx అనేది p కోసం 0 కి సమానం లేదా ఎక్కువ అయినప్పుడు కన్వర్జెంట్ కాబట్టి ఇక్కడ ఏ p అయినా 0 కన్నా ఎక్కువ ఈ ఇంటిగ్రల్ 1sin x xpdx కన్వర్జెన్ట్ దీని సహాయంతో మనము డిరిచ్లెట్ టెస్ట్ చూపిస్తాము కాబట్టి ఈ సందర్భంలో మనం fxsin x ను అనుమతిస్తాము కాబట్టి మనకు ఈ ఫంక్షన్ ఇక్కడ fxsin x మరియు మరొకటి gx1xp కాబట్టి ఇది ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ p పాజిటివ్ కోసం ఇది x→∞ జరిగినప్పుడు మార్పు లేకుండా 0 కి తగ్గుతుందని ఈ g గురించి మనకు తెలుసు మరియు ఇంటిగ్రల్ ఇది sine x అని తేలికగా చూపించగల 1bsin x dx గా చేస్తుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ cos x అవుతుంది ఆపై మనకు ఈ లిమిట్ 1 నుండి b వరకు ఉంటుంది కాబట్టి ఇది ఈ cos 1 cos b ఈ ఇంటిగ్రల్ విలువ అవుతుంది ఆపై వీటి యొక్క అబ్సొల్యూట్ విలువను మనం పరిగణించాలి కాబట్టి ఈ cos ఎల్లప్పుడూ 1 తో బౌండెడ్ గా ఉంటుంది మరియు ఈ అసమానతను మనం ఇక్కడ cos 1 cos b అని ఉపయోగించవచ్చు మరియు ఈ సందర్భంలో ఇది 2 తో బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకునే ఈ ఇంటిగ్రల్ ను మనం తీసుకునే b యొక్క ఏదైనా విలువకు 2 తో బౌండెడ్ గా ఉందని మనం సులభంగా చూపించగలము ఇది 1 కన్నా ఎక్కువ మరియు కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ ఒక యూనిఫామ్ బౌండ్ ఉందని మనం చూశాము కాబట్టి మనం తీసుకునే b యొక్క విలువలు ఏమైనప్పటికీ ఈ ఇంటిగ్రల్ విలువ 2 కి బౌండ్ చేయబడుతుంది మరియు ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ యొక్క యూనిఫామ్ బౌండెడ్నెస్ కోసం ఇది మనకు కావాలి ఇతర ఫంక్షన్ g ఇది మార్పులేని మోనోటోనిక్ గా గా తగ్గే ఫంక్షన్ మరియు సహజంగా ఇది p పాజిటివ్ యొక్క ఏదైనా విలువకు x→∞ జరిగినప్పుడు 0 గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ డిరిచ్లెట్ పరీక్షను ఉపయోగించి ఈ లబ్ధము గురించి ఈ ఇంటిగ్రల్ యొక్క లబ్ధము sin x మరియు 1xp తో లబ్ధము యొక్క ఇంటిగ్రల్ గా మాట్లాడవచ్చు అంటే ఈ ఇంటిగ్రల్ 1sin x xpdxఇది p 0 యొక్క ఏదైనా విలువ కోసం కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ డిరిచ్లెట్ టెస్ట్ ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు మనం రెండు ఫంక్షన్ల నిష్పత్తిగా పరిగణించాము మళ్ళీ ఒకటి fx మరియు మరొకటి gx మరియు ఈ ఫంక్షన్ fxఈ యూనిఫామ్ ఇంటిగ్రబులిటీ కంటే ఈ మంచి స్వధర్మము ని కలిగి ఉంది మరియు రెండవది మార్పులేనిదిగా 0 కి తగ్గుతోంది కాబట్టి ఇది కన్వర్జెన్స్ అవుతుంది అనే డిరిచ్లెట్ టెస్ట్ తో మనం ముగించవచ్చు ఈ రకమైన మరొకటి మనం ఈ 0sin x xe xdxయొక్క కన్వర్జెన్స్ పరీక్ష ఈ ఇంటిగ్రల్ కు ఇక్కడ చూపించవచ్చు 0sin x xe x dx01sin x xe x dx1sin x xe x dx 1sin x xe x dx అనేది కన్వర్జెన్స్ మరియు 0sin x xe x dxప్రాపర్ ఇంటిగ్రల్ గా ఉంటుంది అది గమనించండి 1bsin x xe x dx1sin x dx cos x cos 1 cos b ≤2 e x అనేది మోనోటోన్ మరియు e x 0 కాబట్టి a యొక్క ఏదైనా విలువ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయాలో మనం దీన్ని మళ్ళీ తేలికగా నిరూపించగలము కాబట్టి ఇది e పవర్ మైనస్ x cos x ఉండండి కాబట్టి ఇది మొదటి సమస్య 0sin x xe x dx ఈ సందర్భంలో మనం ఈ ఫంక్షన్ను సులభంగా విడదీయగలము అనే ఆలోచనను మళ్ళీ ఉపయోగిస్తాము 01sin x xe x dx1sin x xe x dx ఈ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేంట్ యొక్క లిమిట్ ఉనికిలో ఉంటుందిఎప్పుడంటే x→∞ అయినప్పుడు మరియు అన్ని ఇతర పాయింట్లలో సింగులారిటీ లేనప్పుడు ఫైనెట్ ఉండదు కాబట్టి ఇది మొదటిది ప్రాపర్ ఇంటిగ్రల్ రెండవది ఇప్పుడు ఈ x→∞ కారణంగా మనం ఇక్కడ నుండి ఏ రకమైన ఫలితాన్ని పొందుతామో పరీక్షించాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ ను ఇక్కడ నుండి b వరకు తీసుకుంటాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ మరియు తరువాత పైన ఉన్నట్టి ఈ b మనం తీసుకోవచ్చు అనగా sin x x dx కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ ను ఇక్కడ sin x x dx తీసుకుంటే ఈ x అనేది 1 నుండి b సంఖ్య కు వెళుతుంది కాబట్టి ఇక్కడ మనం భర్తీ చేయగల x ఎందుకంటే మీరు దీన్ని భర్తీ చేస్తే ఇది కనీస విలువ తద్వారా ఇంటిగ్రల్ పెద్దది అవుతుంది కాబట్టి మనకు 1 నుండి b వరకు ఉంటుంది మరియు ఈ x ను 1 అనగా సాధ్యమైనంత తక్కువ విలువతో భర్తీ చేస్తారు తద్వారా ఇంటిగ్రేంట్ పెద్దది కాబట్టి మనకు sin x dx వలె ఈ ఇంటిగ్రల్ అనేది పెద్దది తరువాత 1 నుండి b వరకు cos x ని ఇంటిగ్రల్ చేయగలమని ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఈ విలువ cos 1 మరియు b cos b గా ఉంటుంది మరియు మేము ఆ అబ్సొల్యూట్ విలువను అక్కడ తీసుకోవచ్చు కాబట్టి ఈ ఫంక్షన్ల యొక్క ఈ అబ్సొల్యూట్ విలువ మళ్ళీ ఇక్కడ అబ్సొల్యూట్ విలువ అవుతుంది ఇది 2 తో బౌండెడ్ గా ఉంటుంది ఇక్కడ ఈ ఇంటిగ్రల్ sin x x అనేది 1bsin x x dx యొక్క ఏదైనా విలువకు b 1 ఏదైనా ఫైనెట్ విలువ అని మేము నిరూపించగలము ఇది యూనిఫామ్ గా బౌండెడ్ గా ఉంది మరియు ఈ విలువ 2 కాబట్టి ఇది యూనిఫామ్ గా ఈ ఇంటిగ్రల్ 2 తో సమానంగా ఉంటుంది మరియు ఈ e x ఫంక్షన్ కాబట్టి e xఫంక్షన్ మోనోటోన్ మరియు మనం x→∞ ఈ e x తీసుకుంటే అది 0 కి చేరుకుంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ కూడా సరిపోలి ఉంది అప్పుడు మనము అక్కడ డిరిచ్లెట్ పరీక్ష ను ఉపయోగించవచ్చు ఎందుకంటే sin x x తో ఒక ఇంటిగ్రల్ మోనోటోన్ అంటే యూనిఫామ్లి బౌండెడ్ గా ఉందని మనము చూశాము మరియు మరొకటి ఇక్కడ g ఇది e x ఇది x→∞ జరిగినప్పుడు 0 కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఇప్పుడు డిరిచ్లెట్ ఫలితాలు డిరిచ్లెట్ పరీక్ష అనువర్తించవచ్చు అనగా ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ అవుతుంది అని తెలుపుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ అవుతుంది మరియు మరొక ప్రాపర్ ఇంటిగ్రల్ కాబట్టి మనకు ఇక్కడ అసలైన ఇంటిగ్రల్ 0sin x xe x dx బాగా కన్వర్జెన్స్ అవుతుంది కాబట్టి మనము ఇక్కడ మరో సమస్య చేద్దాము అది సమస్య సంఖ్య 2 కాబట్టి ఇక్కడ మనకు ఇదే రకమైన సమస్య ఉంటుంది ఈ సందర్భంలో మనకు a1 e xcos x x2dx ఉంది మరియు ఇక్కడ ఆలోచన మళ్ళీ ఏమనగా రెండు భాగాలుగా విడదీయవచ్చు కాబట్టి నేను ఇక్కడ acos x x2dx ను మొదటి ఇంటిగ్రల్ గా మరియు ఇతర ఇంటిగ్రల్ గా acos x e xx2dx ను తీసుకుంటాను కాబట్టి ఈ మొదటి ఇంటిగ్రల్ ఇది ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుంది ఇది అబ్సొల్యూట్ గా కన్వర్జ్ అవుతుంది మరియు కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే సరిపోల్చే పరీక్ష ద్వారా మనం తేలికగా తేల్చుకోవచ్చు ఎందుకంటే ఈ cos x x21x2 నిజానికి ఇది ఖచ్చితంగా ఒక అంశం మనం మళ్ళీ చూస్తాము కాబట్టి ఇక్కడ అబ్సొల్యూట్ గా అంటే మనం ఇంటిగ్రేంట్ యొక్క అబ్సొల్యూట్ విలువను కూడా తీసుకుంటే ఇది కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ cos x x21x2 ఎందుకంటే ఈ cos x విలువలు 1 తో బౌండెడ్ గా ఉంటాయి కాబట్టి మనకు 1x2 ఉంది మరియు మనకు తెలుసు ఇది ఇంటిగ్రల్ a1x2dxవలె కన్వర్జెన్స్ అవుతుంది మరియు ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ కూడా కన్వర్జెన్స్ అవుతుంది ఎందుకంటే ఇది ఆధిపత్యం ఫంక్షన్ 1x2 మరియు దీని ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి సహజంగానే ఆ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది ఇక్కడ రెండవది మనం మళ్ళీ అదే వాదనను ఉపయోగించవచ్చు ఎందుకంటే మళ్ళీ ఈ cos x e xx2 కాబట్టి ఇక్కడ ఈ విలువ 1 చేత ఫైనెట్ చేయబడుతుంది ఎందుకంటే e x ఫంక్షన్ తగ్గుతుంది కాబట్టి ఇది అత్యధిక విలువను తీసుకుంటుంది మరియు మనకు x → a ఉంటుంది కాబట్టి ఏ సందర్భంలోనైనా ఈ b విలువ 1 తో బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండవ ఇంటిగ్రేండ్ కూడా 1x2 తో బౌండెడ్ గా ఉంటుంది మరియు కంపారిజాన్ టెస్ట్ ద్వారా ఇది కూడా ఖచ్చితంగా కన్వెర్జ్ అవుతుందని మనము మళ్ళీ తేల్చవచ్చు మనము ఇక్కడ డిరిచ్లెట్ టెస్ట్ ను కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే మనం ఈ e x తీసుకోవచ్చు కాబట్టి మీరు ఇక్కడ ఈ డిరిచ్లెట్ పరీక్ష ను ఉపయోగించాలనుకుంటే మనము ఈ ఫంక్షన్ e xx2 ను తీసుకోవచ్చు మరియు ఈ ఫంక్షన్ x→∞ఐనప్పుడు 0 కి చేరుకుంటుంది ఇక్కడ మోనోటోన్ ఫంక్షన్ e x తగ్గుతోంది మరియు 1x2కూడా తగ్గుతోంది కాబట్టి రెండు ఫంక్షన్లు కాబట్టి ఇక్కడ x యొక్క విలువలకు తగ్గుతున్న ఫంక్షన్ ఉంది మరియు ఇది cos x అనేది acos x dx యొక్క ఇంటిగ్రల్ అవుతుంది ఇది 2 తో బౌండెడ్ గా ఉందని మనం మళ్ళీ చూపించగలము కాబట్టి మనము మునుపటి సమస్యలలో చేసినట్లుగా ఆ డిరిచ్లెట్ పరీక్ష ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది సమస్య సంఖ్య 1 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇది కన్వర్జ్ అవుతుందని మేము ఇక్కడ కూడా చూపించగలము కాబట్టి ఇది కూడా కన్వర్జ్ అవుతుంది మరియు ఇచ్చిన ఇంటిగ్రల్ a1 e xcos x x2dx కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గమనించండి ఈ రకం ∞bfxdx మేము సాధారణంగా ఇక్కడ చర్చించటం లేదు ఈ b స్థానంలో మనకు అనంతం ఉన్న ఇంటిగ్రల్ లను చర్చిస్తున్నాము కాబట్టి ఇది మనం చర్చిస్తున్న a నుండి ఇన్ఫినిటీ టైపు ఇంటిగ్రల్ కానీ ఇది కూడా మనం సులభంగా b గా చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉదాహరణగా x t ఆపై ఈ ఇంటిగ్రల్ కేవలం మైనస్ bf tdt అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఇలాంటి రకం ఇంటిగ్రల్ ఉందిపైన అనంతం కనిపించే కన్వర్జెన్స్ గురించి మేము చర్చిస్తున్నాము కాబట్టి మనకు ఈ రకమైన ఇంటిగ్రల్ లు ఉంటే మనం సాధారణ ప్రతిక్షేపణ కన్వర్జెన్స్ చేయవచ్చు మనం ఈ రకమైన ఇంటిగ్రల్ గా మారవచ్చు ఆపై మనం ఇంతకుముందు చర్చించిన విధంగా కన్వర్జెన్స్ గురించి చర్చించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం మేము అబ్సొల్యూట్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే అబ్సొల్యూట్ కన్వర్జెన్స్ అంటే ఏమిటి కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా అబ్సొల్యూట్ కన్వర్జెన్స్ అంటే ఈ ఇంటిగ్రల్ అబ్సొల్యూట్ గా కన్వర్జ్ అవుతుంది అంటే ఇంటిగ్రేంట్పై అబ్సొల్యూట్ విలువతో ఉంటే ఇది కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అయితే ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుందని మనము చెప్తాము ఎందుకంటే ఇక్కడ 0 నుండి వరకు ఈ శ్రేణికి ఈ ఇంటిగ్రేంట్ యొక్క పాజిటివ్ విలువలను తీసుకున్నాము కాబట్టి ఇదికన్వర్జ్ అయితే ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుందని మేము చెప్తాము ఇంకొక టర్మ్ ఉంది ఇక్కడ ఈ ఇంటిగ్రల్ కండిషన్ లతో కన్వర్జ్ అవుతుంది అంటే ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది కానీ ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే ఇది కన్వర్జ్ అవుతుంది కానీ ఖచ్చితంగా కాదు అలాంటప్పుడు ఈ ఇంటిగ్రల్ కండిషన్ల తో కన్వర్జెన్స్ అవుతుందని మేము సాధారణంగా చెప్తాము కాబట్టి ఇక్కడ 1sin x xpdx ఈ ఉదాహరణకి రావడం వంటిది మరియు ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా p1 కోసం కన్వర్జ్ అవుతుందని మేము ఇప్పుడు చూపించగలము p1 యొక్క ఏదైనా విలువ కోసం ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుంది ఆలోచన స్పష్టంగా ఉంది ఇది మునుపటి ఉదాహరణలో కూడా కొంచెం ప్రస్తావించబడింది కాబట్టి ఇక్కడ మనకు లిమిట్ ఉంది మీరు ఈ ఇంటిగ్రేంట్ యొక్క అబ్సొల్యూట్ విలువను తీసుకుంటే sin x xp కాబట్టి ఇక్కడ x పాజిటివ్ విలువలను తీసుకుంటుంది మరియు p 1 ఇక్కడ మనకు x |xp ఉంది ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ అబ్సొల్యూట్ విలువను ఉపయోగించాల్సిన అవసరం లేదు మరియు ఇది 1xp తో బౌండెడ్ గా ఉంది ఎందుకంటే sin x అనేది 1 కంటే ఎక్కువ విలువను తీసుకోదు కాబట్టి మనము దీనిని 1xp తో బౌండ్ చేయగలము మరియు కంపారిజాన్ టెస్ట్ ద్వారా ఇప్పుడు మనకు ఇంటిగ్రల్ 11xpdx ఉంది ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కూడా కన్వర్జ్ అవుతుంది అని మేము ఇక్కడ చూపించినది ఎందుకంటే ఇది కంపారిజాన్ టెస్ట్ ద్వారా మనకు ఉంది కాబట్టిఇంటిగ్రంట్ అనేది sin x xp కి దానికంటే తక్కువగా లేదా సమానంగా ఉండే 1xp ఇక్కడ తీసుకున్నాము మరియు ఈ కన్వర్జెన్స్ 11xpdx యొక్క ఇంటిగ్రల్ ఫలితం మనకు తెలుసు అందువల్ల కంపారిజాన్ టెస్ట్ ద్వారా ఇది ఇతర టెస్ట్ లలో ఇంటిగ్రల్ ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుంది అని అర్ధం కాబట్టి మనం తీసుకోవచ్చు సమయం 1847 చూడండి ఎందుకంటే ప్రస్తుతం ఇది శ్రేణిలో పాజిటివ్ నెగటివ్ విలువలను తీసుకుంటోంది కాబట్టి మేము నిజంగా అన్ని పాజిటివ్ విలువలను తీసుకుంటే ఆ సందర్భంలో కూడా ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ ముఖ్యం ఇక్కడ మనం p 1 కోసం చూపించాము P 1 ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ అబ్సొల్యూట్ గా కన్వర్జ్ అవుతుంది p1 అయినప్పుడు ఈ ఇంటిగ్రల్ అబ్సొల్యూట్ గా కన్వర్జ్ కాదు అది కన్వర్జ్ అవుతుంది కాని అబ్సొల్యూట్ గా కాదు కాబట్టి తదుపరి సమస్యకు వెళుతున్నాను కాబట్టి ఇది అబ్సొల్యూట్ విలువ అర్ధంగా తీసుకుంటే ఇంటిగ్రల్ కన్వర్జెస్ అని కూడా ఒక ఫలితం ఉంది ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ విలువ కంటే పెద్ద విలువ అవుతుంది కాబట్టి ఇది సహజంగా కన్వర్జెన్స్ అయితే ఇది కన్వర్జ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు పాజిటివ్ నెగటివ్ ఉంది మరియు రద్దు అవటం జరగవచ్చు మరియు ఈ విలువ ఇంటిగ్రంట్ యొక్క అబ్సొల్యూట్ విలువను తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న విలువ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కన్వర్జ్ అయితే కనుక ఇది కన్వర్జ్ అవుతుంది కాని సంభాషణ నిజమైన అర్ధం కాదు కాబట్టి ఇది కలుస్తే ఇది కన్వర్జ్ అవుతుంది కానీ ఇది కలుస్తే ఇది కన్వర్జ్ కాదు కాబట్టి ఇంటిగ్రల్ గా కలుస్తే ఇంటిగ్రల్ అబ్సొల్యూట్ గా కన్వర్జ్ అవుతుంది 1sin x xpdx ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది అని కండిషన్లతో కన్వర్జ్ అవుతుంది అని ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తాము కాని మనం ఇంటిగ్రల్ విలువను ఇక్కడ ఇంటిగ్రంట్ గా తీసుకున్నప్పుడుఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి మొదట ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది అని చూపిస్తాము ఇది ఇప్పుడు ఒక ముఖ్యమైన పని కాబట్టి ఈ 0fxdx ని మేము ఈ రెండు ఇంటిగ్రల్ ల 01sin x xdx మరియు 1sin x xdx యొక్క మొత్తంగా వ్రాసాము మరియు మొదటి ఇంటిగ్రల్ ప్రాపర్ ఇంటిగ్రల్ అని గమనించండి కాబట్టి సహజంగా ఇది కన్వర్జ్ అవుతుంది మరియు రెండవది మనకు ఈ అనంతం ఉంది ఇది మనం చర్చించవలసి ఉంది కాబట్టి ఇది ప్రాపర్ ఇంటిగ్రల్ మరియు ఇక్కడ మనం ఈ ఉదాహరణ 1 లో చూశాము ఇక్కడ ఇచ్చిన xp మరియు p అనేది 1 కన్నా ఎక్కువ తద్వారా ఇంటిగ్రల్ గా కన్వర్జ్ అవుతుంది కాబట్టి సహజంగానే ఈ ఇంటిగ్రల్ sin x x కూడా కన్వర్జ్ అవుతుంది మేము ఇప్పటికే ఉదాహరణ 1 లో చూశాము అంటే ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ 0sin x xdx కన్వర్జ్ అవుతుంది మరియు తరువాత ఇంటిగ్రేంట్ మీద అబ్సొల్యూట్ విలువను తీసుకున్నప్పుడు ఇంటిగ్రేంట్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి మనకు ఈ ఉదాహరణ ఉంది ఇది విరుద్ధమైన సందర్భంలో నిజం కాదని చెబుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ ఉంది కానీ ఇంటిగ్రల్ అబ్సొల్యూట్ గా కన్వర్జ్ అవుతుంది దీని చుట్టూ ఉన్న ఇతర మార్గం స్పష్టంగా ఉంది ఎందుకంటే మనం అన్ని పాజిటివ్ విలువలను తీసుకుంటే ఈ ఇంటిగ్రల్ ను పొందవచ్చు కాబట్టి సహజంగా మనం ఫంక్షన్ పాజిటివ్ మరియు నెగటివ్ విలువలను తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ జరగలేదని ఇప్పుడు చూపిస్తాము మరియు ఇది ఇప్పుడు కొంచెం ఫంక్షన్ కలిగి ఉంది కాబట్టి మేము ఈ అబ్సొల్యూట్ విలువను 0 sin xx dx గా తీసుకుంటాము మరియు మేము దీనిని n0nπn1sin x xdx మొత్తంగా వ్రాస్తాము కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా ఈ ఇంటిగ్రల్ కాబట్టి మనము ఇక్కడ n 0 లాగా విడగొడతాము కాబట్టి మనం 0 నుండి కి వెళ్తున్నాము ఆపై ఈ ఇంటిగ్రేంట్ మరియు విలువ అప్పుడు మనం n 1 వెళ్తున్నాము అంటే కాబట్టి దీని అర్థం నుండి 2 π కి వెళ్తున్నాము మరియు ఇలాగె ఇంటిగ్రేంట్ మరియు మొదలైనవి కొనసాగిస్తాము కాబట్టి మేము 0 నుండి నుండి 2 వరకు ఆపై 2 నుండి 3 వరకు తీసుకున్నాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ 0 నుండి మేము అనేక భాగాలుగా విభజించాము అనగా ఇదే పరిధిలో చిన్న భాగాలుగా కాబట్టి 0 నుండి వరకు 2 ఆపై 2 నుండి 3 వరకు మరియు మనం సమ్మేషన్ రూపంలో వ్రాసాము కాబట్టి ఇది ఇంటిగ్రల్ ఇప్పుడు ఇక్కడ xnπy అని ప్రతిక్షేపణ చేస్తాము కాబట్టి మేము ఈ ఇంటిగ్రల్ లో xnπy ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తాము కాబట్టి దీనిని ప్రతిక్షేపణ చేయడం ద్వారా dx ఈ dy అవుతుంది ఆపై ఈ nπ తదనుగుణంగా భర్తీ చేయబడుతుంది మరియు n1y కూడా కాబట్టి మేము దీనిని ఈ ఇంటిగ్రల్ లో ప్రతిక్షేపణ చేసినప్పుడు x అనేది nπ గా తీసుకుంటున్నప్పుడు y అనేది 0 విలువలను తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడటానికి ఎందుకంటే ఈ సంబంధం x nπ 1 కాబట్టి x కింది విలువను nπ గా తీసుకుంటుంది కాబట్టి nπ y కాబట్టి ఈ y విలువ 0 గా ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు 0 నుండి వెళుతుంది మరియు nππ విలువను తీసుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో మనకు ఈ nπ y ఉంది కాబట్టి y విలువను గా తీసుకుంటుంది కాబట్టి మా ఇంటిగ్రల్ ఇప్పుడు 0 నుండి మరియు ఈ అబ్సొల్యూట్ 0 విలువ |sin nπy | కాబట్టి మనకు nπ y ఉంది మరియు ఇక్కడ కూడా మనము x కి ప్రతిక్షేపణగా nπ y తీసుకుంటాము కాబట్టి ఈ అసమానతను ఈ సమానత్వం యొక్క మరొక ఉపయోగం nπy 1n y ఉదాహరణకు n 1 కాబట్టి మనకు sin πy ఉంది అంటే sin y మరియు ఇతర n లకు కాబట్టి మనకు ఈ సమానత్వం టెక్నోమాట్రిక్ సమానత్వం ఉంది దీనిని మనం ఇప్పుడు ఈ గుణకము లో ఉపయోగిస్తాము ఎందుకంటే మనకు sin nπy ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించి y ఇప్పుడు మనము మైనస్ 1 పవర్ n లో ఉంది ఆపై మనకు ఈ n00 1nsin y nπydy అదే ఇంటిగ్రల్ గా ఇక్కడ ఉంది కాబట్టి ఈ sin nπy ను 1nsin y ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సంకలనం మనకు n00 1nsin y nπydy కలిగి ఉంది కాబట్టి మనం ఇప్పుడు అబ్సొల్యూట్ విలువను ఉపయోగించడం లేదని ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే ఈ y అనేది పాజిటివ్ విలువలను 0 నుండి వరకు అక్కడ విలువ 0 తీసుకుంటుంది ఆపై 2 వద్ద 1 ఉంటుంది తరువాత క్రమంగా 0 కి వెళుతుంది ఇది 0 నుండి నెగటివ్ విలువలను ఎప్పటికీ తీసుకోదు కాబట్టి మేము ఈ అబ్సొల్యూట్ విలువను ఇక్కడ తీసివేసాము కాబట్టి n00sin y nπydy కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ హారము ఈ సందర్భంలో y విలువ 2 అనేది వద్ద 0 విలువను తీసుకుంటుంది కాబట్టి మేము ఈ ఇంటిగ్రల్ ను పెద్దదిగా చేయాలనుకుంటే ఇక్కడ మరికొన్ని ఇంటిగ్రల్లు గా ఉంటాయి కాబట్టి మనం ఈ y ని పెద్ద విలువతో భర్తీ చేయవచ్చు లేదా ఈ హారము ఇక్కడ పై వద్ద ఇక్కడ అతిపెద్ద విలువను తీసుకుంటుంది కాబట్టి మనకు nππ ఉంది కాబట్టి ఈ y అనేది ద్వారా భర్తీ చేయబడుతుంది తద్వారా ఇక్కడ ఈ ఇంటిగ్రల్ చిన్న ఇంటిగ్రల్ లగా మారుతుంది అందువల్ల ఈ ఇంటిగ్రల్ పెద్దదిగా ఉందని ఈ అసమానతను కలిగి ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంటిగ్రేంట్ తక్కువ విలువను తీసుకుంటోంది ఎందుకంటే ఈ హారము అతి తక్కువ విలువతో భర్తీ చేయబడినది ఇక్కడ π అత్యధిక విలువ కాబట్టి nπ π ఇది చిన్న ఇంటిగ్రల్ n00sin y nπydyn00sin y nππdy ఇప్పుడు ఇక్కడ ఇది ఏమీ లేదు ఇక్కడ y లేదు కాబట్టి మేము దీనిని బయటకు తీయవచ్చు కాబట్టి ను మనం బయటకు తీయవచ్చు కాబట్టి మనకు n క్షమించండి ఉంది మరియు ఇంటిగ్రల్ కూడా మనం అంచనా వేయవచ్చు కాబట్టి మనకు ఈ కూడిక మొత్తం n అనేది 0 నుండి మరియు 1n వరకు వెళుతుంది కనుక ఇది అలాగే ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ కూడా ఉంది కాబట్టి 1 మరియు ఈ n 1 కాబట్టి 1n1 లేదా మళ్ళీ మనం వ్రాద్దాం కాబట్టి మనకు ఈ మొత్తము n అనేది 0 నుండి కి వెళుతుంది మరియు ఇది 1πn1 మరియు ఇంటిగ్రల్ 0 నుండి మరియు మనకు ఈ y ఉంది కాబట్టి ఇది cos y ఉంటుంది మరియు తరువాత 0 నుండి y కాబట్టి మేముని ప్రతిక్షేపణగా తీసుకున్నప్పుడు మనకు మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి మైనస్ మైనస్ అనగా ప్లస్ అవుతుంది ఆపై మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది కాబట్టి 1 అనుకోండి ఇక్కడ మనం 2 విలువను కలిగి ఉండాలి కాబట్టి దీనిని 2 ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి మనకు n00sin y nππdy2n01n1ఉంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఈ 1 కి సమానం మరియు ఇది ఇక్కడ బాగా తెలిసిన సిరీస్ ఇది డైవెర్జెంట్ శ్రేణి కాబట్టి దీని అర్థం కూడిక మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి మనం చూసినది ఈ ఇంటిగ్రల్ మనం అబ్సొల్యూట్ విలువతో ప్రారంభించాము ఇది సిరీస్ యొక్క ఈ మొత్తం కంటే ఎక్కువ అనగా ఈ ఇంటిగ్రల్ డైవెర్జెంట్ ఇంటిగ్రల్ అని అర్థం ఎందుకంటే ఈ ఇంటర్వెల్ యొక్క విలువ మొత్తం యొక్క విలువ కంటే పెద్దదిగా ఉంటుంది ఇది ఇప్పటికే గా వస్తోంది కాబట్టి ఆ సందర్భంలో ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ 0sin x xdx ఇచ్చిన ఇంటిగ్రల్ డైవెర్జ్ జరుగుతుంది కాబట్టి మనకు డిరిచ్లెట్ పరీక్ష ఉంది ఇది ఈ ఇంటిగ్రల్ యొక్క ఈ యూనిఫామ్ సరిహద్దును అందరికీ చూపించగలిగితే b a మరియు g అనేది x→∞ గా 0 కి తగ్గే మోనోటోన్ అప్పుడు మనకు ఇంటిగ్రంట్లో వున్న ఈ లబ్దము afxgxdx కన్వర్జెన్స్ అవుతుంది మరియు మనము అక్కడ అబ్సొల్యూట్ కన్వర్జెన్స్ గురించి కూడా చర్చించాము మరియు మనము ఈ మంచి ఉదాహరణను చూశాము ఇది ఖచ్చితంగా కన్వర్జ్ జరగదు కాని మనం ఈ అబ్సొల్యూట్ విలువను ఇంటిగ్రేంట్ కోసం కాబట్టిఇవి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన రెఫెరెన్సులు లేదా నమూనాలు మరియు చాలా ధన్యవాదములు